ఇప్పటి వరకు మనం ఈ స్టెబిలిటీ క్రైటీరియా మరియు మొదలైనవి చూసాం మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్ లో చివరి టాపిక్ కి వచ్చాము ఐరాణికల్ గా ఇది ఫ్లూయిడ్ స్టాటిక్స్ కాదు కానీ రిజిడ్ బాడీ మోషన్ లో ఉన్న ఫ్లూయిడ్ మరియు మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్ పరిధిలో ఈ సమస్యను పరిష్కరించబోతున్నామని ముందే చర్చించాము చాలా సింపుల్ కారణం కొరకు మీకు ఫ్లూయిడ్ రిజిడ్ బాడీ మోషన్ లో ఉన్నప్పుడు ఇది ఇప్పటికీ ఏ షియర్ లేకుండా ఉన్న ఫ్లూయిడ్ ఎలెమెంట్ కాబట్టి ఇది ఎటువంటి షియర్ లేకుండా ఉన్నప్పుడు కేవలం నార్మల్ ఫోర్స్ మాత్రమే సర్ఫేస్ పై పని చేస్తుంది కాబట్టి సర్ఫేస్ పై ఉన్న ప్రెషర్ పరంగా వచ్చిన ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ మాత్రం మార్పులేకుండా అలానే ఉంది ఇది రెస్ట్ గా ఉందా లేదా రిజిడ్ బాడీ మోషన్ లో ఉందా అన్నది సంబందం లేదు ఫ్లూయిడ్ ఎలెమెంట్స్ డీఫార్మ్ అవుతున్నపుడు మీకు కేవలం షియర్ మాత్రమే ఉంటుంది రిజిడ్ బాడీ మోషన్ లో ఉన్న ఫ్లూయిడ్ కోసం ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుని ప్రారంభిద్దాం మన దగ్గర ఒక ట్యాంక్ ఉందని అనుకుందాం ఇది పార్షియల్ గా నీటితో నిండి ఉంది మరియు ట్యాంక్ కుడి వైపుకు x వెంటaxఅనే ఫిక్స్డ్ యాక్సెలేరేషన్ తో యాక్సెలేరేట్ అవుతోంది మరియు అది ట్యాంక్లో ఉన్న నీటి యొక్క డీఫార్మేషన్ ని నిర్లక్ష్యం చేయండి వాస్తవానికి ఆ డీఫార్మేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ చూపునచబోతున్న ఏ విశ్లేషణ అయినా ఖచ్చితంగా సరైనది కాదు ఎందుకంటే వాస్తవానికి షియర్ మరియు డీఫార్మేషన్ ఉంటాయి కానీ ఐడియలైజేషన్ గా చాలా సార్లు మాదిరిగానే మనం ఫ్రిక్షన్లెస్ సర్ఫేసెస్ గురించి అక్కడ లేకున్నా చర్చించాము కానీ ఈ ఐడియలైజేషన్ ద్వారా మనం కొన్ని కాన్సెప్ట్ లను నేర్చుకుందాం సొ ఇక్కడ డీఫార్మేషన్ లేదని అనుకుందాం కాబట్టి ట్యాంక్ లోపల ఉన్న నీరు దాని కాన్ఫిగరేషన్ లో ఫ్రీ సర్ఫేస్ పరంగా డిఫ్లెక్షన్ చెందుతుంది రిజిడ్ బాడీ లాగా కాబట్టి ఈ యాక్సెలేరేషన్ కారణంగా ఫ్రీ సర్ఫేస్ యొక్క క్రొత్త లొకేషన్ ని మనం ఎలా లెక్కిస్తాము అదే మనం చూడాలనుకుంటున్నాము మొదటగా ట్యాంక్లో ఉన్న వాటర్ హైట్ h0అని అనుకుందాం ట్యాంక్ యొక్క బ్రెడ్త్ ను b గా మరియు బోర్డు కి పర్పెండికులర్ గా ఉన్న విడ్త్ ని w గా పేర్కొనండి అంటే అది ఒక రెక్ట్అంగ్యులర్ ట్యాంక్ ఇప్పుడు బాడీ ఫోర్స్ ప్రేసెన్స్ లో ఉన్న ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి మనం డిరైవ్ చేసిన కొన్ని ఎక్స్ప్రెషన్ లను గుర్తుకు తెచ్చుకోండి ddxbxax x వెంట బాడీ ఫోర్స్ లేనందున bx0అవుతుంది సొ ddxax కాబట్టి మనము ఎంచుకున్న డైరెక్షన్ లుగా x మరియు y ఉన్నాయి యాక్సెలేరేషన్ డ్యూ టు గ్రావిటీ కి అపోసిట్ గా ఉన్న డైరెక్షన్ ని y డైరెక్షన్ అని అనుకుందాం ddybyay ఇక్కడ ay0ఎందుకంటే ఇది x వెంట యాక్సెలేరేట్ అవుతుంది మరియు by g సొddy g ఫ్రీ సర్ఫేస్ అంతటా ఒకే ప్రెషర్ ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది అంతటా ఒకే ప్రెషర్ ని కలిగి ఉండే అట్మాస్ఫియర్ కి ఎక్స్పొస్ అవుతుంది కాబట్టి డానికి మరియు అట్మాస్ఫియర్ మధ్య ప్రెషర్ ఈక్విలిబ్రియమ్ ఉంది కాబట్టి ఫ్రీ సర్ఫేస్ దగ్గర dp 0 ఇది ఫ్రీ సర్ఫేస్ ని లొకేట్ చేయడానికి గవర్నింగ్ పారామీటర్ గా ఉండాలి సొ dp 0 ఉన్నప్పుడు p అనేది x మరియు y రెండింటి యొక్క ఫంక్షన్ అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు వ్రాయవచ్చు ∂∂xdx∂∂ydy0 g dx g dy0dydx axg dydxఫ్రీ సర్ఫేస్ యొక్క స్లోప్ ను సూచిస్తుంది సొ సర్ఫేస్ యొక్క స్లోప్ ఇలా ఉంటుందా లేదా ఇలా ఉంటుందో మీరు ఇప్పుడు చెప్పగలరా 1 లేదా 2 ఎందుకంటే ఇది ఇలాంటి రకమైన టిల్ట్ ను సూచిస్తుందని మీరు స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఇది కొత్త ఫ్రీ సర్ఫేస్ అవుతుంది మరియు స్లోప్ కోసం మీరు పరిశీలిస్తున్న యాంగిల్ బేసికల్ గా ఇది ఎందుకంటే ఇది ప్రతికూలంగా ఉంటుంది ఇది నెగిటివ్ గా axఅనేది పాజిటివ్ గా మరియు g అనేది పాజిటివ్ ఉన్నందున ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక అబ్ట్యూస్ యాంగిల్ అయి ఉండాలి కాబట్టి ట్యాంక్ యాక్సెలేరేట్ అవుతున్న డైరెక్షన్ లో లిక్విడ్ మరింత క్రిందకి వెళ్తుంది మరియు ఇతర డైరెక్షన్ లో ఇది మరింత పైకి వెళ్తుంది మీరు ఈ యాంగిల్ ని అని పేర్కొంటే అప్పుడు tan వచ్చేసి 1800 మైనస్ ఈ స్లోప్ యాంగిల్ సొ tan కూడా axg కి సమానం కాబట్టి మీరు నీటి మట్టం ఒక వైపు ఎంతవరకు పెరుగుతుందో మరియు మరొక వైపు ఎంతవరకు తగ్గుతుందో తెలుసుకోవచ్చు ఈ వైపు పెరుగుదల h అని అనుకుందాం సిమ్మెట్రి కారణంగా మరోవైపు కూడా సమానమైన తగ్గుదల h ఉంటుంది సో ఇది కేంద్రానికి సంబంధించి తిరుగుతున్నట్లుగా ఉంటుంది కాబట్టిhఏమిటో మనం లెక్కించవచ్చు hb2tanaxgh2 ట్యాంక్ యొక్క మొత్తం హైట్ H అని అనుకుందాం అది జరిగితే కాల్కులేషన్ నుండి hh0 లభిస్తుంది ఇది H కంటే ఎక్కువ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు కదా ఎందుకంటే లిక్విడ్ ట్యాంక్ కి ఉన్న హైట్ కంటే ఎక్కువ హైట్ ను ఆక్రమించదు కాబట్టి దీని అర్థం ఏమిటి దీని అర్థం కొంత నీరు ట్యాంక్ నీరు బయటికి చిందినట్లు అవుతుంది కాబట్టి ఇది ఒక కండిషన్ దాని నుండి నీరు వాస్తవానికి బయటికి వచ్చింది అది బయటికి చిందినప్పుడు ఇది ఇకపై ఈ కాన్ఫిగరేషన్ ని కలిగి ఉండదు కాబట్టి నీరు బయటికి చిందినప్పుడు ఏమి జరుగుతుంది ఏ రకమైన కాన్ఫిగరేషన్ కు ఇది వస్తుందని ఆశిస్తున్నారు సొ నీరు బయటికి రావడానికి ముందు అది టాప్ లెవెల్ కి రావడానికి ప్రయత్నిస్తుంది మరియు తరువాత అది బయటికి వస్తాయి కాబట్టి ఇది సర్ఫేస్ యొక్క ఒక చివర ఇ క్కడ ఉంటుంది మరియు మరొక చివర ఇక్కడ ఎక్కడో ఉంటుంది అది చిందినదో లేదో అనే దానికి సంబంధం లేకుండా మీకు ఇప్పటికీ ఈ ఎక్స్ప్రెషన్ వర్తిస్తుంది సో ఇప్పుడు ఈ యాంగిల్ అవుతుంది ఈ లెన్త్ ఎంత ఉండాలి అని మీరు కనుగొనవచ్చు b1అని అనుకుంటే Hb1tanaxg H తెలిసిన ట్యాంక్ యొక్క టోటల్ హైట్ కాబట్టి అక్కడ నుండి మీరుb1ఏమిటో తెలుసుకోవచ్చు అందువల్ల ట్యాంక్ లోపల ఇప్పుడు ఉన్న వాల్యూమ్ ఏమిటో మీరు లెక్కించవచ్చు మరియు ఒరిజినల్ వాల్యూమ్ మరియు ఆ వాల్యూమ్ మధ్య ఉన్న డిఫరెన్స్ బయటికి చిందిన వాల్యూమ్ ఏమిటో మనకు ఇస్తుంది కాబట్టి మీ పరిష్కారం ఒక మ్యాజిక్ ఫార్ములా ద్వారా నడపబడకూడదని మీరు చూడవచ్చు కానీ ఇచ్చిన న్యూమరికల్ డేటా ఆధారంగా నీరు లోపల ఉందా లేదా అది బయటికి చిందినదా అనే ఒక నిర్ణయానికి మీరు రావాలి ఈ ఉదాహరణ యొక్క వేరియంట్ తీసుకుందాం కాబట్టి ఉదాహరణ యొక్క వేరియంట్ ఏమిటంటే ఇప్పుడు మనకు ఒక ట్యాంక్ ఉంది ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ లో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 𝛼ను కలిగి ఉంది ప్లేన్ లో ఉన్న ట్యాంక్ యాక్సెలేరేషన్ a తో క్రిందికి యాక్సెలేరేట్ అవుతుంది ఈ యాక్సెలేరేషన్ ఆ డైరెక్షన్ లో పని చేస్తున్న రిసల్టెంట్ ఫోర్స్ కారణంగా ఉన్న యూనీఫార్మ్ యాక్సెలేరేషన్ సొ ఈ కేసులో మీరు ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ కి సంబందించిన కోఆర్డినేట్ యాక్సిస్ ని ఫిక్స్ చేస్తే అది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది x మరియు y అని అనుకుందాం కాబట్టి సిమిలర్ ఈక్వేషన్స్ వర్తించబడతాయి మరియు మనం దీన్ని చాలా త్వరగా చేద్దాం ఎందుకంటే ఇది చాలా సూటిగా ఉంటుంది ∂∂xg sin𝛼a dp0 ∂∂y g cos𝛼0 ∂∂xdx∂∂ydy0 gsin 𝛼 𝛼dx g cos𝛼dy0 dydxg sin𝛼 ag cos𝛼tan అనేది ఫ్రీ సర్ఫేస్ యొక్క ఒరిజినల్ లొకేషన్ కి సంబంధించినయాంగిల్ కాబట్టి ఇప్పుడు a యొక్క మాగ్నిట్యూడ్ ని బట్టి ఇది పాజిటివ్ లేదా నెగిటివ్ గా ఉండవచ్చని మీరు చూడవచ్చు కాబట్టి మీ దగ్గర ఇప్పుడు కేసు ఉంది అదిg sin𝛼అనేది a కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు మనం ఏమి చేస్తున్నామో ఇక్కడ చూడండి ఇక్కడ మనం అదే కండిషన్ ని అప్లై చేస్తున్నాము మనం చాలా ముఖ్యమైన అస్సమ్షన్ ను కలిగి ఉన్నామని మీరు చూడవచ్చు ఆ అస్సమ్షన్ ఏంటంటే సర్ఫేస్ లో ఆసిలేషన్ లేదు కాబట్టి కొన్నిసార్లు ఈ డిస్ప్లేస్మెంట్ కారణంగా సర్ఫేస్ ఆసిలేట్ అవుతుంది ఇది ఒక వేవి సిచుయేషన్ వలె మారుతుంది మరియు దీనిని స్లోషింగ్ ఆఫ్ ట్యాంక్స్ అని అంటారు కాబట్టి మనం ఆ వివరాలలోకి వెళ్ళడం లేదు కాబట్టి సర్ఫేస్ ఫ్లాట్ గా ఉంటుందని మనం అనుకుంటున్నాము సర్ఫేస్ ఫ్లాట్ గా ఉన్నప్పుడు ఈ కండిషన్స్ లో మీకు dp 0 అవుతుంది అది ఖచ్చితంగా అదే కండిషన్ కాబట్టి వీటితో అలవాటు పడటం మంచిది ఎందుకంటే మళ్ళీ ఇలాంటివి సూటిగా ఉండని కండిషన్స్ ఉన్నాయని నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఈ ఫండమెంటల్ ఈక్వేషన్స్ ను ఉపయోగించాలి కాబట్టి మీరు సమస్యను పరిష్కరిస్తున్నప్పుడల్లా ఫండమెంటల్ సిచువేషన్స్ కు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి నేను మీ పాయింట్ ని అర్థం చేసుకున్నాను మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే మీరు మీ ఎంట్రన్స్ ఎక్సామ్స్ ద్వారా ఈ విధంగా సమస్యలను పరిష్కరించడానికి అలవాటు పడ్డారు కానీ ఆ రకమైన మేజిక్ సిచువేషన్ ద్వారా మీరు ఇంతకు ముందు పరిష్కరించిన దాని కంటే మనం మరింత ఛాలెంజింగ్ సమస్యలను ఎదుర్కొంటాము మరియు మనం దానిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మన బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే మన దగ్గర ఈ బేసిక్ ఈక్వేషన్ ఉంది ఈ రకమైన కాంప్లికేటెడ్ సమస్యలను పరిష్కరించడానికి ఇది నెమ్మదిగా మనకు గైడ్ చేయాలి మనం మరొక దానిని పరిశీలిద్దాం ఉదాహరణ 3 అనుకోండి ఇప్పుడు మీ దగ్గర క్లోజ్డ్ ట్యాంక్ ఉందని అనుకోండి క్లోజ్డ్ ట్యాంక్ పార్శియల్ గా నీటితో నిండి ఉంది ఇది క్లోజ్ చేయబడింది మళ్ళీ మీరు అదే పనిని చేస్తున్నారు ఏంటంటే ఇది x వెంట యాక్సెలేరేట్ అవుతుంది ఫ్రీ సర్ఫేస్ లో ఏమి జరుగుతుంది అక్కడ ఎటువంటి స్పిల్లింగ్ లేదు కాబట్టి ఎటువంటి స్పిల్లింగ్ లేనప్పుడు ఫ్రీ సర్ఫేస్ ఇలా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి మునుపటి కేసులో స్పిల్లింగ్ లేకుండా ఉన్న సెంటర్ లైన్ కు సంబంధించిన సిమ్మెట్రి ఇప్పుడు లేదు ఆ సిమ్మెట్రిీకి గ్యారంటీ లేదు ఎందుకంటే ఇది తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు మరియు అప్పటి నుండి ఇది తప్పించుకునే మార్గాన్ని కనుక్కోక పోవడం వలన ఇది సిమ్మెట్రిీ ని బ్రేక్ చేస్తుంది మరియు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది ఈ విధంగా ఫ్లూయిడ్ వాల్యూమ్ ఇప్పుడు సంరక్షించబడుతుంది ఎందుకంటే ఇది ట్యాంక్ నుండి బయటకు వెళ్ళలేదు కాబట్టి మీరు ఈ డైమెన్షన్ ని y1 అని మరియు ఇది x1 అని అనుకుంటే y1x1tanaxg ఇంటర్ఫేస్ యొక్క ఈ టిల్టింగ్ తర్వాత ఉన్న వాటర్ వాల్యూమ్ ని ఒరిజినల్ గా అక్కడ ఉన్న వాల్యూమ్ కి సమానంగా ఉంటుందని అనుకోవడం ద్వారా మీరు y1మరియు x1 ను లెక్కించవచ్చు కాబట్టి ఇది కొత్త ఇంటర్ఫేస్ ఇప్పుడు టాప్ సర్ఫేస్ పై లేదా కంటైనర్ లిడ్ పై పనిచేసే టోటల్ ఫోర్స్ ఏమిటో తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉంది మీరు దాన్ని ఎలా కనుగొంటారు సొ మీరు ఈ పాయింట్ ని C అని అనుకుందాం సొ మీరు AC వరకు మాత్రమే ఫ్లూయిడ్ తో కాంటాక్ట్ కలిగి ఉన్నారని గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు A నుండి C వరకు x యొక్క ఫంక్షన్ గా ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ని కనుగొనవచ్చు A నుండి x దూరంలో విడ్త్ dx గల ఒక చిన్న ఎలెమెంట్ ని తీసుకోండి సొ దానిపై పనిచేసే ఫోర్స్ pdxthird dimension a నుండి c వరకు ఇంటిగ్రేట్ చేయండి మరియు AC ని మీరు ఈ జియోమెట్రికల్ పరిశీలనల నుండి తెలుసుకోవచ్చు కనుక ఇది మీకు టోటల్ ఫోర్స్ ని ఇస్తుంది నాల్గవ వేరియంట్ను పరిశీలిద్దాం దానిని నేను పరిష్కరించను కానీ అలాంటి వేరియంట్ కూడా సాధ్యమేనని మీకు చెప్తాను మీ దగ్గర ఇప్పుడు ట్యాంక్ ఉందని అనుకుంటే అది పూర్తిగా నీటితో నిండి ఉంది మరియు అది మూసివేయబడింది ఈ ట్యాంక్ కుడి వైపు కి యాక్సెలేరేట్ అవుతుంది కానీ ఈ ట్యాంక్ పూర్తిగా నీటితో నిండి ఉంది మరియు మూసివేయబడింది కాబట్టి నీరు బయటికి తప్పించుకోలేదు లిడ్ AB పై ఉన్న టోటల్ ఫోర్స్ ని కనుక్కోమని నేను మీకు చెబితే మీరు దీన్ని ఎలా చేస్తారు నేను స్వయంగా చేయను ఎక్సర్సైస్ గా మీ మీకు వదిలివేస్తాను మరియు ఇది మనం పరిగణించిన అన్ని కేసులలో సింపుల్ గా ఉన్నదని నేను మీకు చెప్పగలను కానీ దీని లాగా ఉన్న ఇదే పరిగణన కూడా వర్క్ అవుతుందని మీరు గుర్తుంచుకోవాలి కనుక ఇది మీకు A నుండి B వరకు న్యాచురల్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ని ఇస్తుంది మరియు దీని మాదిరిగానే మీరు A నుండి B కి ఇంటిగ్రేట్ చేసి కనుక్కోవచ్చు ఇక్కడ ఫ్లూయిడ్ తో ఎక్స్పొస్ అయ్యే భాగం ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఇబ్బంది లేదు ఎందుకంటే అది పూర్తిగా నిండి ఉంటుంది కాబట్టి అది పూర్తిగా ఎక్స్పొస్ అవుతుంది ఇప్పుడు మనం రిజిడ్ బాడీ మోషన్ ను పరిగణించినప్పుడు ఇది ఎల్లప్పుడూ ట్రాన్స్లేషన్ మాత్రమే కాదు ఇది రొటేషన్ కూడా కావచ్చు కాబట్టి రిజిడ్ బాడీ రొటేషన్ ఉదాహరణను పరిశీలిద్దాం మీరు ఇంతకు ముందు చూసిన ఈ రకమైన ఉదాహరణ ఇది కొంత హైట్ h0వరకు నీటితో నిండిన ట్యాంక్ ఉంది ఇది రేడియస్ R ని కలిగి ఉన్న సిలిండ్రికల్ ట్యాంక్ కాబట్టి మనం r z కోఆర్డినేట్ సిస్టమ్ యాక్సిస్ సిమెట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాము ఇది r కోఆర్డినేట్ అని మరియు దీని వెంట z కోఆర్డినేట్ ఉందని అనుకుందాం సొ ఈ ట్యాంక్ యాంగ్యులర్ వెలాసిటీ తో దాని యాక్సిస్ కి సంబంధించి రొటేట్ అవుతుంది కాబట్టి ఇది రొటేట్ అవుతునప్పుడు ఫ్రీ సర్ఫేస్ ఈ విధంగా డీఫార్మ్డ్ లేదా డిఫ్లెక్టెడ్ షేప్ కి వస్తుందని మీకు ఇప్పటికే తెలుసు ఇది పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ లాగా ఉంది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ నుండి పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ అని మనం ఎలా పొందవచ్చో త్వరగా చూద్దాం కానీ ఏ మేజిక్ ఫార్ములా నుండి కాదు సొ అక్కడ r మరియు z అనే రెండు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని కలిగి ఉన్నారు ∂p∂rbrar r వెంట ఉన్నబాడి ఫోర్స్ ఏమిటి 2r దీనిని మనం న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ యొక్క ఒరిజినల్ రూపంలో వ్రాస్తున్నాము యాక్సెలేరేషన్ రిఫరెన్స్ ఫ్రేమ్కు సంబంధించి కాదు కాబట్టి సెంట్రిఫ్యూగల్ అనే ప్రశ్నే లేదు సెంట్రిఫ్యూగల్ అనే ప్రశ్నే లేనప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి బాడి ఫోర్స్ ఉందా లేదా మీరు ప్లాట్ఫాంపై నిలబడి ఉన్నారని అనుకుంటే మీరు దానిని ఇనర్షియల్ రిఫరెన్స్ ఫ్రేమ్ నుండి చూస్తున్నారని అనుకుందాం ఇది అప్లై చేయబడిన ఎక్ష్టెర్నల్ ఫోర్స్ కాదు మీరు యాంగ్యులర్ మోషన్ ను కలిగి ఉన్న ప్లాట్ఫామ్తో అటాచ్ చేయబడిన రొటేటింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్ను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు చూడగలరు కాబట్టి స్పష్టంగా అక్కడ br లేదని మీరు గుర్తుంచుకోవాలి ఇది ఇనర్షియల్ రిఫరెన్స్ ఫ్రేమ్ లో ఉన్న న్యూటన్ సెకండ్ లా యొక్క రూపం నాన్ ఇనర్షియల్ రిఫరెన్స్ ఫ్రేమ్ తో మీరు ఇనర్షియా ఫోర్స్ కోసం ఒక సూడో ఫోర్స్ ని ఉపయోగించాలి కానీ మీరు డైనమిక్స్ యొక్క ఈక్వేషన్స్ ని వ్రాయరు కానీ ఇది స్టాటిక్ ఈక్విలిబ్రియమ్ యొక్క ఈక్వేషన్ కి సమానమైనది మీరు దానిని D'ఆలంబర్ట్ ప్రిన్సిపుల్ ద్వారా సమానమైన స్టాటిక్ ఈక్వేషన్ గా మారుస్తారు కానీ ఇక్కడ మనం దాని గురించి మాట్లాడటం లేదు మనం సరైన యాక్సెలేరేషన్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇక్కడ బాడీ ఫోర్స్ లేదు కానీ మీకు ఇక్కడ యాక్సెలేరేషన్ ఉంది ఆ యాక్సెలేరేషన్ ఏమిటి ఇది సెంట్రిపెటల్ యాక్సెలేరేషన్ తప్ప మరొకటి కాదు అది ar2r కాబట్టి ఈక్వేషన్ తగ్గించబడుతుంది ∂p∂r02r మీరు దీన్ని రొటేటింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్లో పరిగణించినట్లయితే కుడి వైపున జీరో ఉంటుంది ఎందుకంటే మీరు స్టాటిక్ ఈక్విలిబ్రియమ్ వ్రాస్తున్నారు ఇది సూడో ఫోర్స్ ద్వారా రిప్రెసెంట్ చేస్తుంది కాబట్టిఫైనల్ ఈక్వేషన్ చివరికి ఒకే విధంగా ఉంటుంది ఇది మీరు వ్రాస్తున్న రిఫరెన్స్ ఫ్రేమ్ కి సంబందించిన విషయం కానీ ఇది ఇనర్షియల్ రిఫరెన్స్ ఫ్రేమ్ కు సంబంధించి వ్రాయబడింది అప్పుడు మీరు z డైరెక్షన్ కు వస్తే ∂p∂z g0 ఇక్కడ యాక్సెలేరేషన్ ఉండదు ఎందుకంటే ఇది వర్టికల్ గా కదలడం లేదు ఇది వర్టికల్ గా కదులుతున్నప్పుడల్లా మళ్ళీ మీరు సబ్స్టిట్యూట్ చేయవచ్చు కాబట్టి ప్రాబ్లం లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ బేసిక్ ఈక్వేషన్ తో ప్రారంభించండి మీరు దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి సొ ఫ్రీ సర్ఫేస్ దగ్గర dp 0 ఉంటుంది ∂p∂rdr ∂p∂zdz0 2r dr gdz 0 dzdr2rg మీరు ఇప్పుడు r కి సంబంధించి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే z2r22gz0 గా వస్తుంది సొ మనం దీనిని కోఆర్డినేట్ యొక్క ఆరిజిన్ గా ఎంచుకుందాం కాబట్టిఇది r మరియు ఇది z కాబట్టి మీ వద్ద r0 z0 గా ఉంటే z00అవుతుంది సొ z2r22g మీరు ఇంతకు ముందు ఈ ఫార్ములా ని చూసారు కాబట్టి ఇది పారాబొలా యొక్క ఈక్వేషన్ అని మనం స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఇది పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ ఎందుకంటే ఇది 3 డైమెన్షనల్ సిచువేషన్ మరియు మునుపటి సందర్భంలో మనం చేసినదానికి సిమిలర్ గా ఉన్న ఇతర విషయాలను మీరు లెక్కించవచ్చు దాని యొక్క అవగాహనతో మళ్ళీ అది బయటికి చిందించకపోతే ఏ వాల్యూమ్ అయినా సంరక్షించబడాలి సొ మీరు ఈ వాల్యూమ్ను ఎలా లెక్కిస్తారు ఇనీషియల్ వాల్యూమ్ ని మీరు లెక్కించవచ్చు ఇనీషియల్ వాల్యూమ్ వచ్చేసి R2h0 ఫైనల్ వాల్యూమ్ ఏమిటి ఫైనల్ వాల్యూమ్ వచ్చేసి డిప్రెషన్ h యొక్క వాల్యూమ్ ప్లస్ పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ యొక్క షేడెడ్ వాల్యూమ్ ఈ హైట్ h1అయితే షేడెడ్ వాల్యూమ్ 12R2h1 అవుతుంది సింపుల్ ఇంటిగ్రేషన్ ద్వారా మీరు ఈ వాల్యూమ్ను తెలుసుకోవచ్చు సొ ఇనీషియల్ మరియు ఫైనల్ వాల్యూమ్స్ ను సమానం చేయడం ద్వారా మీరు టోటల్ డిఫ్లెక్టెడ్ కాన్ఫిగరేషన్ను కనుగొనవచ్చు మళ్ళీ మీరు ఆ h1h ను చెక్ చేసినట్లయితే అది ఒరిజినల్ ట్యాంక్ యొక్క హైట్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు నీరు బయటికి స్పిల్ అవుతుంది మళ్ళీ స్పిల్లింగ్ అనేది రెండు వేర్వేరు కేసులను కలిగి ఉండవచ్చు మీరు ఒక కేసు లో సిలిండర్ అనేది స్పిల్లింగ్ అయ్యే విధంగా తిరుగుతుంది కానీ ఇప్పటికీ ఇది ఇలాంటి ఇంటర్ఫేస్ షేప్ ని కలిగి ఉంది మళ్ళీ అది వేగంగా తిరుగుతున్నందున ఎక్కవ వాటర్ స్పిల్ అవ్వవచ్చు కానీ పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ యొక్క పార్ట్ మాత్రమే సిలిండర్లో ఉంది కాబట్టి సిలిండర్ లోపల ఉన్న వాల్యూమ్ ఏమిటో తెలుసుకోవడానికి బయట ఉన్నఇమాజినరీ పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ ని మీరు పరిగణించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ రొటేషనల్ స్పీడ్ ఇచ్చిన డైమెన్షన్స్ మరియు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది ఫిక్స్డ్ ఫార్ములా వలె కాదు కానీ తగినన్ని ఉదాహరణల ద్వారా మనం చర్చించిన బేసిక్ ప్రిన్సిపుల్ ఏమిటో మీకు తెలుసు మరియు ఆ బేసిక్ ప్రిన్సిపుల్ ఈ కేసు ఏమిటో తెలుసుకోవడానికి మీకు గైడ్ చేస్తుంది ఇప్పుడు చివరి ఉదాహరణగా మన దగ్గర సిలిండర్ ఉందని అనుకుంటే అది టోటల్లీ క్లోజ్డ్ మరియు లిక్విడ్ తో నిండి ఉంది మరియు దాని యాక్సిస్ కి సంబంధించి తిరుగుతుంది టాప్ లిడ్ AB పై ఉన్న టోటల్ ఫోర్స్ ఎంత మళ్ళీ బేసిక్ ప్రిన్సిపుల్ ఒకటే r తో ప్రెషర్ ఎలా మారుతుందో తెలుసుకోవడానికి మీరు ఈ dpdr ఫార్ములా ని ఉపయోగించండి వాస్తవానికి r0 అనే రిఫరెన్స్ వద్ద pp0అనుకోండి ఎందుకంటే ప్రెషర్ ఎల్లప్పుడూ రిఫరెన్స్ తో లెక్కించబడుతుంది కాబట్టి r కు సంబంధించి దీన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా p తో r ఎలా మారుతుందో మీకు తెలుసు మీరు r కి సంబంధించి ఇంటిగ్రేట్ చేసినప్పుడు z ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఒక ఎలెమెంట్ ని తీసుకొని టోటల్ ఫోర్స్ ని తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక ఎలెమెంట్ వచ్చేసి 2r dr అవుతుంది కాబట్టి దానిపై ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మీరు టాప్ సర్ఫేస్ పై ఉన్న టోటల్ ఫోర్స్ ని తెలుసుకోవచ్చు బాటమ్ సర్ఫేస్ పై ఉన్న టోటల్ ఫోర్స్ వచ్చేసి అది ప్లస్ ఫ్లూయిడ్ వెయిట్ గా ఉంటుంది సొ మనం ఈ ఒక్క ఉదాహరణను చూడటం ద్వారా ఈ చర్చను ముగిద్దాం ప్రాక్టికల్ గా ఈ రకమైన వొర్టెక్స్ మోషన్ ఎలా జెనెరేట్ అవుతుందో మనం చూద్దాము ఈ రకమైన వొర్టెక్స్ మోషన్ ను మీరు చూస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ కాదు కానీ అది కంటైనర్లో ఫ్లూయిడ్ ని తిప్పడం ద్వారా వచ్చిన వొర్టెక్స్ మోషన్ ఇది ఖచ్చితంగా పారాబొలాయిడ్ ఆఫ్ రివాల్యూషన్ ఎందుకు కాదంటే మనం ఇక్కడ విస్కస్ ఎఫ్ఫెక్ట్స్ ను మరియు వివిధ ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య ఉన్న షియర్ ని నెగ్లెక్ట్ చేశాం ఫ్లూయిడ్ రిజిడ్ బాడీ లాగా తిరుగుతుందని మనం అనుకున్నాం వాస్తవానికి అది అలా కాదు మరియు మనం విస్కస్ ఫ్లోస్ గురించి చర్చిస్తున్నప్పుడు ఈ పరిస్థితులను మరింత వివరంగా పరిశీలిస్తాము కాబట్టి దీనితో ఫ్లూయిడ్ స్టాటిక్స్ పై మన చర్చను క్లోస్ చేద్దాం